ఇంట్రడక్షన్ టు ఫొనెటిక్స్ అండ్ స్పీచ్ సౌండ్స్ పార్ట్ 1 హాయ్ అందరికీ నమస్కారం అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఏ టైపోలోజికల్ అప్రోచ్ అనే నా ఈ NPTEL కోర్సు యొక్క ఈ ప్రత్యేక సెషన్కు స్వాగతం మనము ఫోనాలజీ గురించి మాట్లాడుతున్నాము మరియు చివరికి మనము ఫోనోలాజికల్ టైపోలాజీకి చేరుకున్నాము కాబట్టి నేను ఫొనాలజీని చెప్పినప్పుడు నా చర్చలో డిఫాల్ట్ గా ఫొనెటిక్స్ని కూడా చేర్చాను కాబట్టి మనము ఫొనెటిక్స్ మరియు ఫోనాలజీ గురించి మాట్లాడుతున్నాము మరియు చివరికి మనము ఫోనోలాజికల్ టైపోలాజీకి చేరుకున్నాము మరియు ఫోనోమ్ యొక్క సులభమైన నిర్వచనం ఏమిటో మనము చర్చించాము ఫోనోమ్ అనేది కనీస విలక్షణమైన సౌండ్ యూనిట్గా ఉంటుంది కాబట్టి మీరు ట్రీ వంటి పదాన్ని మాట్లాడటానికి లేదా ఉచ్చరించడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఒక పదాన్ని ఉచ్చరించినప్పుడు దానికి ట శబ్దం ర శబ్దం ఆపై ఈ శబ్దం ఉంటాయి కాబట్టి ta ఒక హల్లు అవుతుంది ra అనేది మరొక హల్లు శబ్దం మరియు ee అనేది అచ్చు శబ్దం కాబట్టి ఇవి ట్రీ అనే పదంలో కనిపించే మూడు శబ్దాలు మరియు మీరు ఆర్థోగ్రాఫిక్ ప్రాతినిధ్యాన్ని చూస్తే 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది సరైనది కాబట్టి దీని తర్వాత మనము ఈ ఫోనెటిక్ సిస్టమ్ ద్వారా ప్రపంచంలోని అత్యంత విస్తృతంగా అధ్యయనం చేయబడిన భాషలలో ఒకదానిలో అందుబాటులో ఉన్న విభిన్న సౌండ్ సిస్టమ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అది భాష మరియు మన కమ్యూనికేషన్ మాధ్యమం లేదా ఈ కోర్సు యొక్క బోధనా విధానం కూడా ఆంగ్లమే కాబట్టి నేను అందుబాటులో ఉన్న లేదా సాధ్యమయ్యే ఆంగ్ల శబ్దాల గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతానికి అమెరికన్ వెరైటీలో లేదా అమెరికన్ ఇంగ్లీషు గురించి చెప్పుకుందాం కాబట్టి ఇది ఇదే చార్ట్ లేదా ఇంగ్లీషు స్పీచ్ సౌండ్ల గురించిన వివరణాత్మక వర్ణన నేను నిన్న చేసినట్లుగా విభజన ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాల సంఖ్య ఎంత అంటే 26 సరేనా కాబట్టి ఈ 26 అక్షరాలు 44 శబ్దాలకు అనుగుణంగా ఉంటాయి మరియు ఈ 44 శబ్దాలను ఫోనెమ్స్ అంటారు కాబట్టి ఆంగ్లంలో మొత్తం 44 ఫోనోమ్ లు ఉంటాయి కాబట్టి ఈ 44 నుండి మనకు 20 అచ్చు శబ్దాలు మరియు 24 హల్లుల శబ్దాలు ఉంటాయి ఈ 20 అచ్చులు 10 క్షమించండి 12 స్వచ్ఛమైన అచ్చులను కలిగి ఉంటాయి మరియు 8 డిఫ్థాంగ్లు లేదా రెండు అచ్చుల కలయికగా ఉంటాయి మరియు ఈ 12 స్వచ్ఛమైన అచ్చులలో మనకు 5 పొడవైనవి మరియు 7 చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనము ఆంగ్ల హల్లుల ఫోనోమ్ ల వర్గీకరణను ఎలా కొనసాగించబోతున్నాము కాబట్టి ఇక్కడ పట్టిక ఉంది కాబట్టి దీనిని చూద్దాం మనము దానిలోని రెండు అంశాల గురించి మాట్లాడుతున్నాము ప్రతి హల్లు ధ్వనికి రెండు డొమైన్లు ఉంటాయి ఇది వాయిస్డ్ లేదా వాయిస్లెస్ సౌండ్ అని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మనము చర్చించాము మరియు ఆచరణాత్మకంగా ఏది వాయిస్లెస్ అని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తే మీ అరచేతిని మీ నోటి ముందు ఉంచి ఆపై మీరు మాట్లాడటం వంటి సులభమైన పరిష్కారాన్ని నేను మీకు అందించాను ఈ సందర్భంలో మీ స్వర తంతు వలె మీ గొంతుపై వేలి కొనను కూడా ఉంచండి ఆపై మీరు కంపనాన్ని ఎక్కువగా అనుభవిస్తే ధ్వని వినిపించబడుతుంది వైబ్రేషన్ తక్కువగా ఉంటే అప్పుడు ధ్వని వాయిస్ లెస్ అవుతుంది కాబట్టి ఇది అదనపు నాయిస్ వంటిది కాబట్టి నాయిస్ ఎక్కువగా ఉంటే అది వాయిస్ అది తక్కువగా ఉంటే అది వాయిసెలెస్ అన్నమాట కాబట్టి మనం ba తో pa తో పోలుద్దాం కాబట్టి మీరు బా అని చెప్పినప్పుడు మీరు మీ వేలి కొనను ఇక్కడ ఉంచినప్పుడు మీరు బా అని చెప్పినప్పుడు ఈ ధ్వని కొంచెం ఎక్కువగా ఉంటుంది మీరు పా అని చెప్పినప్పుడు మీకు ఇక్కడ ఎక్కువ ధ్వని ఉండదు కాబట్టి బా అనేది వాయిస్డ్ సౌండ్ గా ఉండాలి మరియు ప అనేది వాయిసెలెస్ సౌండ్ గా ఉండాలి ఈ వాయిస్డ్ మరియు వాయిసెలెస్ ల వ్యత్యాసంతో పాటు మనకు ఉచ్చారణ మరియు ఉచ్చారణ పద్ధతి కూడా ఉన్నాయి కాబట్టి ఉచ్చారణ స్థలం మనకు ఉన్న వాయిస్ అవయవాలకు మనకు ఉన్న ప్రసంగ అవయవాలకు సంబంధించినది మీరు గుర్తుంచుతెచ్చుకోగలిగితే మనము ఈ దంతాల గురించి మాట్లాడుతున్నాము మన నాలుక తరువాత ఊవులా తరువాత గట్టి అంగిలి మృదువైన అంగిలి గొంతు స్వరపేటిక ఇవి స్వర తంతువులు కాబట్టి ఇవి వాయిస్ ఆర్గాన్స్ లోని వివిధ రకాల భాగాలు ఇవి ఏ ధ్వనిని అయినా ఉచ్చరించడానికి మనకు సహాయపడతాయి మరియు ముఖ్యంగా ప్రసంగం ఖచ్చితంగా కండరాల చర్య కాబట్టి మీ ప్రసంగ కండరాలు అవి ఉత్పత్తి చేయాల్సిన ధ్వని ఆధారంగా సంకోచించబడతాయి మరియు విస్తరించబడతాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ వర్గీకరణ పట్టికను చూద్దాం క్లుప్తంగా నేను మీకు బిలాబియల్ సౌండ్ అంటే ఏమిటో ఒక ఆలోచనను ఇస్తాను కాబట్టి ఎగువ పెదవి మరియు కుడి దిగువ పెదవి రెండింటినీ ఉపయోగించి బిలాబియల్ ధ్వని ఏర్పడిందని గుర్తుంచుకోండి కాబట్టి మీరు pa అని స్పష్టంగా చెప్పినప్పుడు పై పెదవి మరియు దిగువ పెదవి రెండూ కలిసి వస్తున్నాయి మరియు మనము దానిని బిలాబియల్ అని పిలుస్తాము కాబట్టి ఆంగ్లంలో బిలాబియల్ శబ్దాలు ఏమిటి ఇక్కడ ఇవ్వబడిన వర్గీకరణ పట్టికను చూద్దాం కాబట్టి మనకు pa ధ్వని ఉంది pa అనేది బిలాబియల్ ba అనేది బిలాబియల్ ధ్వని ma అనేది బిలాబియల్ శబ్దం మరియు wa అనేది బిలాబియల్ శబ్దం సరేనా కాబట్టి ప బా మ మరియు వ కాబట్టి ఈ నాలుగు శబ్దాలను ఉచ్చారణలో ఉన్నందున వాటిని బిలాబియల్ ధ్వనులు అని పిలుస్తారు ఇప్పుడు మనం రెండవ వర్గానికి వెళ్దాం రెండవ వర్గం లాబియోడెంటల్ కాబట్టి లాబియోడెంటల్ సందర్భంలో ఈ శబ్దాలు ఎగువ దంతాలతో మరియు తరువాత దిగువ పెదవితో ఏర్పడతాయి కాబట్టి రెండు అవయవాలు ఏవంటే ఎగువ దంతాలు మరియు తరువాత దిగువ పెదవి కాబట్టి శబ్దాలు ఏమిటో చూద్దాం ఇక్కడ మనకు వచ్చే మొదటి ధ్వని ఫా కాబట్టి మీరు ఫా అని చెప్పినప్పుడు మీ దిగువ పెదవి మరియు పై దంతాలు వాస్తవానికి ఎగువ దంతాలను తాకినట్లు మీరు గమనించవచ్చు కాబట్టి ఇది లాబియోడెంటల్ ఫా అని పిలువబడుతుంది ఇంకా మీకు వ వు అనే రెండవ ధ్వని ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి వాయిస్ చేయబడింది మరొకటి వాయిస్లెస్ ఫా అనేది వాయిస్లెస్ ధ్వని మరియు వ అనేది వాయిస్డ్ సౌండ్ కానీ అవి రెండూ లాబియోడెంటల్స్ కాబట్టి ఫా మరియు వా ఈ రెండూ ఆంగ్లంలో లాబియోడెంటల్ శబ్దాలు అప్పుడు మనము దంతాల వద్దకు వస్తున్నాము కాబట్టి పేరు సూచించినట్లుగా ఎగువ ముందు దంతాల వెనుక నాలుక కొనతో దంత శబ్దాలు ఏర్పడతాయి కాబట్టి నాలుక యొక్క కొనను గుర్తుంచుకోండి ఆపై ఎగువ ముందు దంతాలు కాబట్టి మీరు దంతాలు అని పిలువబడే శబ్దాలను పొందుతారు కాబట్టి మనకు ఆంగ్లంలో రెండు దంత శబ్దాలు ఉన్నాయి ఒకటి థా మరొకటి ది థా ది కాబట్టి ఈ సందర్భంలో మీరు ఏ రెండు అవయవాలు వాస్తవానికి ఇక్కడ పనిచేస్తున్నాయి ఏ రెండు అవయవాలు పాల్గొంటాయి మొదటిది మీ నాలుక మరియు తర్వాత పళ్ళ రిడ్జ్ లేదా ఎగువ ముందు పళ్ళు అని మీరు చెప్పవచ్చు కాబట్టి మీరు దంత శబ్దాలను అలా పొందుతారు కాబట్టి మేము వాయిస్డ్ మరియు వాయిస్లేస్ మధ్య భేదం గురించి చర్చించాము కాబట్టి మీరు ఇప్పుడు మీరు థా ఉత్పత్తి చేయగలరా మరియు మీరు ఉత్పత్తి చేసినపుడు ఏది వాయిస్డ్ మరియు ఏది వాయిస్లెస్ అని మీరు నాకు చెప్పగలరా కాబట్టి a థా కి ప్రత్యేక గుర్తు ఉంటుంది మరియు ప్రత్యేక చిహ్నం ఉంటుంది కాబట్టి నేను ఇవి చదువుతున్నాను కాబట్టి ఇది థా సరేనా కాబట్టి మనం థా అనే శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు మనకు సాధారణంగా శబ్దం ఎక్కువ లేదా కంపనం ఎక్కువగా అనిపించదు కాబట్టి ఇది వాయిస్లెస్ సౌండ్ అవుతుంది కానీ మీరు ఆ స్వరాన్ని చెప్పినప్పుడు అది స్వరపేటిక ప్రాంతంలో కంపనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వాయిస్డ్ సౌండ్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఇంగ్లీషులో దంత శబ్దాలు ఇప్పుడు మనము అల్వియోలార్లకు వెళ్తున్నాము అల్వియోలార్ రిడ్జ్ నాలుక ముందు భాగంతో ఆల్వియోలార్ శబ్దాలు ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ రెండు అవయవాలు ఒకటి నాలుక ముందు భాగం మరియు అది అల్వియోలార్ రిడ్జ్ను తాకాలి కాబట్టి ఆంగ్లంలో కొన్ని అల్వియోలార్ శబ్దాలు ఉన్నాయి కాబట్టి వర్గీకరణ చార్ట్ని చూద్దాం మరియు అల్వియోలార్ శబ్దాలు ఏమిటో చూద్దాం కాబట్టి మనకు త ఉంది మనకు డ ఉంది మనకు స ఉంది మనకు జ ఉంది మనకు న మరియు ల ఉన్నాయి కాబట్టి ఇవి అల్వియోలార్ శబ్దాలు కాబట్టి ta da sa za na మరియు la లను మళ్ళీ చదువుతున్నాను కాబట్టి ఈ సౌండ్ లను గుర్తుంచుకోవాలి ఇవి నాలుక ముందు భాగాన్ని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి చేయబడతాయి మరియు అది అల్వియోలార్ రిడ్జ్ను తాకాలి అప్పుడు మీరు దానిని అల్వియోలార్ సౌండ్స్ అని పిలుస్తారు వాటిలో కొన్ని వాయిస్డ్ మరియు వాటిలో కొన్ని వాయిస్లెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు వాటిని పరీక్షించాలని నేను కోరుకుంటున్నాను ఏది వాయిస్లెస్ మరియు ఏది వాయిస్డ్ సౌండ్స్ అనునవి గుర్తించండి ఒక నిమిషం సమయాన్ని వెచ్చించండి మరియు తర్వాత ta da fa za na మరియు ia ల గురించి ఆలోచించండి వాటిలో ఎన్ని వాయిస్డ్ చేయబడ్డాయి మరియు వాటిలో ఎన్ని వాయిస్లెస్ సౌండ్స్ అని కనుగొనండి కాబట్టి ఇది తరువాత ప్రశ్న అవుతుంది కాబట్టి దాని గురించి ఆలోచించడం మీకే వదిలేస్తున్నాను కాబట్టి ఆ తర్వాత ఉచ్ఛారణ ఆధారంగా హల్లుల తదుపరి వర్గం ధ్వనులు ఏమిటంటే పాలటల్స్ కాబట్టి మీరు పాలటల్స్ అని చెప్పినప్పుడు మీరు మీ ప్రసంగ అవయవాలు కొంచెం సరిగ్గా ఉన్నట్లు భావించాలి కాబట్టి మీరు అల్వియోలార్ రిడ్జ్ వెనుక తిరిగిన అనుభూతిని చెందాలి కాబట్టి మీ నాలుక ద్వారా దాన్ని తాకడానికి ప్రయత్నించండి కాబట్టి మీరు అల్వియోలార్ రిడ్జ్ వెనుకకు తిరిగి వచ్చినప్పుడు మీరు మీ నోటి పైకప్పు యొక్క గట్టి భాగాన్ని సరిగ్గా కనుగొన్నట్లుగా చూస్తారు కాబట్టి పైభాగంలో మీ నోటి పైకప్పు ఉంది ఆపై మీకు అలా అనిపిస్తే లేదా మీ నాలుకతో దాన్ని తాకినట్లయితే మీరు దానిని చూస్తారు దానిలో కొంత భాగం గట్టిగా మరియు వైపుకు ఉన్నట్లు అనిపిస్తుంది అది మరేదో కాదు అది నోటి కుహరం అది మృదువుగా ఉంటుంది కాబట్టి అంగిలి లేదా వీటిని గట్టి అంగిలి అని మరియు తరువాత మృదువైన అంగిలి అని పిలుస్తారు కాబట్టి మీరు ఒక పాలటల్ శబ్దాల గురించి మాట్లాడినప్పుడు ఏమి జరుగుతుంది ఈ గట్టి అంగిలి అటువంటి శబ్దాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది కాబట్టి నాలుక గట్టి అంగిలి లేదా పాలటల్ ప్రాంతాన్ని తాకినప్పుడు పాలటల్స్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి దీనినే మనం పాలటాల్స్ అని పిలుస్తాము మరియు కొంతమంది భాషా శాస్త్రవేత్తలు దీనిని ఆల్వియోపలాటల్స్ అని కూడా పిలుస్తారు కాబట్టి రెండూ ఒకే విషయాలు మీరు వాటిని పాలటల్స్ అని పిలువవచ్చు లేదా మీరు వాటిని అల్వియోలార్ ఆల్వియోపలాటల్స్ అని కూడా పిలువవచ్చు కాబట్టి ఆంగ్లంలో అల్వియోపలాటల్ లేదా పాలటల్ శబ్దాలు అంటే ఏమిటి మనకు శ ఉంది శ శబ్దం ఇది కాబట్టి నేను దీని కోసం వేరే సంజ్ఞామానాన్ని ఉపయోగిస్తున్నాను ఇంకా ఇది ష ఇది జ ఇది చా మరియు ఇది జా సరే అప్పుడు మనకు రా ఉంది మరియు ఇక్కడ యా కూడా ఉంది ఇవి పాలటల్ శబ్దాలు సరేనా కాబట్టి షా ఉచ్చారణపై దృష్టి పెడదాం మొదటి ఉచ్ఛారణ లేదా మొదటి పాలటల్ శబ్దం లేదా నేను మాట్లాడబోయే ఆల్వియోపాలాటల్ శబ్దంను ఉచ్చరించబోతున్నాను నేను ఉత్పత్తి చేయబోతున్నాను ష ఝ ఆపై చ ఆపై ఝ ఆపై చివరకు ర అనగా Ya ra cha jha zha మరియు sha వీటిని పాలటల్స్ లేదా అల్వియోపలాటల్స్ శబ్దాలు అంటారు మనము వీటిని అల్వియోపలాటల్ లేదా పాలటల్ అని ఎందుకు పిలుస్తాము నేను మీకు ఇప్పటికే నిర్వచనం లేదా వివరణ ఇచ్చాను నోటి కుహరం మరియు నాలుక వైపు అల్వియోలార్ రిడ్జ్ తర్వాత మీ గట్టి అంగిలి ఈ రెండింటిని మోహరించినట్లుగా అవి ఉంటాయి ఈ రెండు ప్రసంగ అవయవాలు ఈ ధ్వనిని ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి అందుకే మనము దీనిని పాలటల్స్ అని పిలుస్తాము ఇప్పుడు మనము వేలార్లకు వెళ్తున్నాము నేను ఇప్పుడే చెప్పినట్లుగా మీరు దంతాల పట్టీ ద్వారా నోటి కుహరాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీకు అల్వియోలార్ రిడ్జ్ ఉంటుంది ఆపై మీకు గట్టి అంగిలి ఉంటుంది మరియు చివరగా నోటి కుహరం వైపు లేదా లోపల మృదువైన అంగిలిని మీరు కలిగి ఉంటారు మీకు కావాలనుకుంటే మీరు మృదువైన ప్రాంతాన్ని కనుగొనవచ్చు దానిని మృదువైన అంగిలి అని పిలుస్తారు లేదా దీనిని వేలం అని కూడా పిలుస్తారు కాబట్టి వెలమ్ అనే పేరు గల ఈ భాగం నుండి నాలుక వెనుక భాగంలో వెలమ్కు వ్యతిరేకంగా వచ్చే శబ్దాలను వేలర్స్ అంటారు కాబట్టి ఇది మృదువైన అంగిలి అయి ఉండాలి ఆ ప్రాంతాన్ని వేలం అని కూడా అంటారు కాబట్టి మీ నాలుక వెనుక భాగం వెలమ్ ప్రాంతం లేదా వెలార్ ప్రాంతాన్ని తాకినప్పుడు ఆ శబ్దాన్ని వెలార్స్ అంటారు మనం కలిగి ఉన్న వేలార్ శబ్దాలు ఏమిటి మన దగ్గర క ఉంది ఇంకా మన దగ్గర గ ఉంది ఆపై మనకు ng ఉంటుంది కాబట్టి ఆంగ్లంలో మూడు వేలార్ శబ్దాలు ఉన్నాయి ka ga మరియు ng కాబట్టి నేను ఈ సంజ్ఞామానం ను ఇలా వ్రాస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ గుర్తు పెట్టినప్పుడు ఇది కా ఇది ga మరియు ఇది ng కాబట్టి ఈ మూడు వేలార్ శబ్దాలు అవుతాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రసంగ అవయవాలు ఏమిటి లేదా ధ్వనిని ఉత్పత్తి చేయడానికి మీకు ఏ ప్రసంగ అవయవాలు సహాయపడతాయి మీరు మెత్తని అంగిలి వేలమ్తో పాటు మీ నాలుక వెనుక భాగాన్ని గుర్తుంచుకోగలిగితే నాలుక వెనుక భాగం ఆపై వెలమ్ లేదా మృదువైన అంగిలి ని కలిగివుంటుంది కాబట్టి ఉచ్చారణ స్థలంతో కలిసి అది వేలార్ ధ్వనిగా పిలువబడుతుంది కాబట్టి మనకు 3 హల్లులు ఉన్నాయి వాటిని వేలార్లు అని పిలుస్తారు సరేనా ఇప్పుడు మీరు కలిగి ఉన్న తదుపరి వాటిని గ్లోటల్స్ అని పిలుస్తాము కాబట్టి ఇవి గ్లోటల్స్ అయినప్పుడు ఆంగ్లంలో ఒకే ఒక గ్లోటల్ సౌండ్ ఉంటుంది కాబట్టి అది ఎలా ఉత్పత్తి చేయబడుతుంది మరియు ధ్వని హో హో హౌస్ హార్స్ కాబట్టి ఇది హో సౌండ్ అయితే ఇది ఎలా ఉత్పత్తి చేయబడుతుంది మరియు మనం దానిని గ్లోటల్స్ అని ఎందుకు పిలుస్తాము దానికి ఒక వివరణ తీసుకుందాం కాబట్టి అక్కడ నాలుక మరియు నోటిలోని ఇతర భాగాలను చురుకుగా ఉపయోగించడం అన్నమాట కాబట్టి మీరు హ ను ఉత్పత్తి చేసినప్పుడు అంటే ఇక్కడ ఒక రకమైన అవయవం మాత్రమే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఆపై సాధారణంగా మనం దానిని గ్లోటల్ సౌండ్ అని ఎందుకు పిలుస్తాము అంటే ఇది గ్లోటిస్కు సంబంధించినది మరియు గ్లోటిస్ అంటే ఏమిటి గ్లోటిస్ అనేది స్వరపేటికలోని స్వర మడతల మధ్య ఉండే ఖాళీ కాబట్టి మీకు వీలైతే మనము అక్కడ ఉన్న అన్నింటిని మీరు గుర్తుచేసుకోగలిగితే దానిని ప్రాథమికంగా గ్లోటిస్ ప్రాంతం అనేది స్వరపేటికలోని స్వర మడతల మధ్య ఖాళీ అని చెప్పవచ్చు కాబట్టి గ్లోటిస్ తెరిచినప్పుడు వాయిస్లెస్ సౌండ్ యొక్క ఉత్పత్తి రహిత కదలిక ఉంటుంది మరియు అది హా కాబట్టి మీరు హౌస్ హార్స్ అని చెప్పినప్పుడు లేదా మీరు హ్యాట్ అని చెప్పినపుడు కూడా దీనిని చూడవచ్చు కాబట్టి మొదటి శబ్దం హ్యాట్ యొక్క ప్రారంభ ధ్వని హౌస్ ప్రారంభ ధ్వని సందర్భాల్లో మీరు గ్లోటిస్ ద్వారా గాలి ప్రవాహం ఉన్నట్లు చూస్తారు మరియు మీ గ్లోటిస్ ఏ విధంగా ఉంటుంది మీ గ్లోటిస్ మరియు గ్లోటిస్ అనేది స్వరపేటికలోని స్వర మడతల మధ్య ఖాళీ కాబట్టి గ్లోటిస్ ప్రాంతం ద్వారా గాలి మృదువైన ఉచిత ప్రవాహం కారణంగా నాలుక నిజానికి కీలక పాత్ర పోషిస్తోంది మనము దానిని గ్లోటల్ అని పిలుస్తాము కాబట్టి ఆంగ్లంలో మనకు ఒకే ఒక గ్లోటల్ సౌండ్ ఉంది కాబట్టి అది హా కాబట్టి ఇది గ్లోటల్ సౌండ్ సరేనా కాబట్టి ఇప్పుడు నేను ఈ ధ్వనులన్నింటినీ గుర్తు పెట్టబోతున్నట్లుగా చదవబోతున్నాను మరియు దయచేసి మరింత జాగ్రత్తగా నా మాట వినండి మీకు గుర్తు ఉంటే మునుపటి సెషన్లో దయచేసి మీ చెవులు నాకు ఇవ్వండి అని చెప్పాను ఇప్పుడు మనం మళ్ళీ దానిని పునఃశ్చరణ చేద్దాం అన్నింటికీ మూలం ఉచ్చారణ ఇది మీ ఆంగ్ల హల్లుల ఫోనోములు లేదా హల్లుల సౌండ్ల యొక్క ఒక డైమెన్షన్ నేను దానిని మళ్లీ చర్చిస్తాను కాబట్టి మనము దానిని బిలాబియల్ నుండి ప్రారంభిస్తాము కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మరియు హల్లులను ఎలా గుర్తించాలో నేను చెప్పేది గుర్తుంచుకోండి కాబట్టి బిలాబియల్ అంటే ఏమిటి మనం మరొకసారి గుర్తుచేసుకుందాం మీరు పై పెదవి మరియు క్రింది పెదవిని కలిగి ఉన్న బిలాబియల్ ఈ ధ్వనిని ఉత్పత్తి చేయడానికి ప్రసంగ అవయవాలుగా పని చేస్తాయి కాబట్టి పా మరియు బా పా మరియు బా అని అన్నప్పుడు మనము మ్ కలిగి అప్పుడు మనము వ వ వ ను కలిగిఉంటాము అంతేనా కాబట్టి ప బ మ్మ్ మరియు వ అనే నాలుగు శబ్దాలకు మీ పెదవులు పై పెదవికి మరియు క్రింది పెదవికి శబ్దాలను ఉత్పత్తి చేసే ప్రాథమిక అవయవాలు ఇప్పుడు మీకు లాబియోడెంటల్స్ ఉన్నాయి అక్కడ మీరు ఎగువ దంతాలు మరియు దిగువ పెదవిని కలిగి ఉంటారు ఎగువ దంతాలు ఆపై దిగువ పెదవి కాబట్టి ఇది ఫ లేదా వ అయినప్పుడు ఈ రెండు ధ్వనులు ఫ్ సౌండ్ అంటే ఇదే మీ ఫ అని మీరు చూడవచ్చు ఇక్కడ పైభాగం అంటే పై దంతాలు మరియు దిగువ పెదవి ఇవి అమలులోకి వస్తాయి అప్పుడు మీకు డెంటల్ ఉన్నాయి కాబట్టి డెంటల్ స్పష్టంగా పేరుకు తగ్గట్లుగా ఇది థా మరియు థా అవుతుంది కాబట్టి మీరు నాలుక యొక్క కొన ఎగువ ముందు దంతాల వెనుక వైపు వాటితో ఉచ్ఛరిస్తారు కాబట్టి ఆపై అదే విధంగా అవే రెండు అవయవాలు థా మరియు దా అనే ఇతర ధ్వనిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడతాయి సరేనా ఆ తరవాత మనకు అల్వియోలార్లు ఉన్నాయి ఇక్కడ నాలుక ముందు భాగం అల్వియోలార్ రిడ్జ్ను తాకుతుంది కాబట్టి మనకు ta da sa za n మరియు l వంటివి ఉన్నాయి అప్పుడు మీకు ష ఝ చ జ ర మరియు య లు కూడా ఉన్నాయి ఇవి పాలిటల్ శబ్దాలు ఇక్కడ మృదువైన అంగిలి క్షమించండి కఠినమైన అంగిలి లేదా దీనిని కేవలం అంగిలి అని మరియు నాలుక అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ రెండు అవయవాలు ఈ శబ్దాల ఉత్పత్తిలో పాల్గొంటాయి అప్పుడు మీ గట్టి అంగిలికి మించిన మృదువైన అంగిలి వాస్తవానికి మృదువైన అంగిలి మరియు తర్వాత నాలుక వెనుక భాగంలో వెలార్ ఉంటుంది కాబట్టి నాలుక వెనుక భాగం వెలమ్కు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనము దానిని వెలార్ అని పిలుస్తాము కాబట్టి ఇది ka ga మరియు ng కాబట్టి అది వేలార్ శబ్దాలు అవుతాయి మనకు గ్లోటల్ ఉన్నాయి కాబట్టి గ్లోటిస్ ద్వారా గాలి యొక్క ఉచిత ప్రవాహం ఉన్న చోట మరియు అది హ గా ఉంటుంది హౌస్ హార్స్ లాంటివి సరేనా కాబట్టి నేను కాసేపట్లో ప్రతి శబ్దానికి సంబంధించిన ప్రతి పదానికి సంబంధించిన శబ్దాలను మీకు అందించబోతున్నాను ఇప్పుడు మనం ఉచ్చారణను పూర్తి చేసిన తర్వాత ఉచ్చారణ పద్ధతికి వెళ్దాం కాబట్టి ఉచ్చారణ స్థలం ఏమిటో మీరు అర్థం చేసుకున్న తర్వాత నేను ప్రస్తావించినట్లు మీకు గుర్తున్నప్పుడు మీరు ఉచ్చారణ పద్ధతిని అనగా అవి ఎలా వినిపిస్తాయి అని కూడా పరిశీలించాలి కాబట్టి ఇప్పుడు ఇవి శబ్దాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ప్రసంగ అవయవాలు అని మనం తెలుసుకున్నాము అది సరే కానీ దాని తర్వాత మనము మాట్లాడుతున్న ఎయిర్ స్ట్రీమ్ మెకానిజం అనగా మీరు ఈ విధమైన శబ్దాలను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు ఒక నిర్దిష్ట రకమైన గాలి ప్రవాహం ఉంటుంది కాబట్టి స్టాప్లు ఎలా పని చేస్తున్నాయో లేదా ఫ్రికేటివ్ లు ఎలా ఉన్నాయో మనం కనుగొనాలి కాబట్టి వర్గీకరణ చార్ట్ను చూద్దాం ఇది నేను ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇక్కడ బాణం వంటి గీతని గీసాను కాబట్టి ఇది ఉచ్చారణ విభాగం యొక్క పద్ధతి కాబట్టి మనకు స్టాప్ ఉంది ఆపై మనకు ఫ్రికేటివ్ ఉంటుంది ఆపై మనకు అఫ్రికేట్ నాసికా లిక్విడ్ మరియు గ్లైడ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొన్ని శబ్దాలను స్టాప్లు అని ఎందుకు పిలుస్తారో మనం అర్థం చేసుకోవలసిన సమయం వచ్చింది కొన్ని శబ్దాలను ఫ్రికేటివ్లు అని ఎందుకు అంటారు దాని గురించి చాలా ఫ్రికేటివ్ ఏమిటి ఫ్రిక్షన్ ఎక్కడ ఉంది అప్పుడు స్పష్టంగా ఫ్రికేటివ్స్ నుండి మీరు అఫ్రికేట్లకు వెళతారు కాబట్టి పేరు సూచించినట్లుగా దానితో సంబంధం ఉన్న రకమైన ఫ్రిక్షన్ ఉండాలి అప్పుడు మనకు నాసికలు ఉంటాయి కాబట్టి మీకు నాసికా ఉన్నప్పుడు గాలి తప్పనిసరిగా నాసికా కుహరం గుండా వెళుతుంది తరువాత ద్రవాలు ద్రవాలు చాలా సమస్య లేకుండా స్వేచ్ఛగా ప్రవహించడం లాంటివి ఆపై పైకి క్రిందికి సరిగ్గా ఉండే చోట గ్లైడ్ చేయబడతాయి కాబట్టి మనము వాటిని ఒక్కొక్కటిగా తనిఖీ చేస్తాము నేను హల్లుల గురించి మాట్లాడేటప్పుడు అదే పని చేస్తాను ఉచ్చారణ ప్రదేశానికి సంబంధించినంతవరకు ఇప్పుడు నేను స్టాప్ల గురించి మాట్లాడతాను క్షమించండి ఉచ్చారణ పద్ధతిని మరియు మనము దాని ద్వారా ఒక్కొక్కటిగా చర్చిస్తూ వెళ్తాము కాబట్టి ఉచ్ఛారణ పద్ధతికి సంబంధించినంతవరకు శబ్దాల మొదటి సెట్ ఏమిటంటే స్టాప్లు కాబట్టి స్టాప్ అని మీరు చెప్పినప్పుడు వాస్తవానికి అక్కడ వాయుప్రవాహం ఆగిపోతుంది కానీ ఇది చాలా క్లుప్తంగా అది ఆగదు లేదా అది ఎప్పటికీ నిలిచిపోదు ప మరియు బ ట డ క గ వంటి శబ్దాలను ఉత్పత్తి చేద్దాం లేదా ఉచ్చరించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి గాలి ప్రవాహం సరిగ్గా నిరోధించబడినట్లుగా శబ్దాలు ఇవి కాబట్టి మీరు ప మరియు బ అని చెప్పినప్పుడు పెదవుల వద్ద గాలి ప్రవాహం నిరోధించబడుతుంది చాలా క్లుప్తంగా కొంతకాలం పూర్తి స్టాప్ చేయబడి ఉంటుంది నేను ఇప్పుడే చెప్పినట్లుగా అది ఎప్పటికీ ఆగదు అది చాలా క్లుప్త సమయం వరకు ఉంటుంది మరియు తర్వాత అది విడుదల అవుతుంది కాబట్టి ప మరియు బ అనునవి వాటి ఉదాహరణలు అప్పుడు అది ట మరియు డ అయినప్పుడు కాబట్టి ఆ ట మరియు డ ఏమిటి మీరు అల్వియోలార్ వద్ద ట డ గుర్తు చేసుకోండి కాబట్టి కుడివైపున అల్వియోలార్ రిడ్జ్ లెవల్ వద్ద వాయుప్రవాహం ఒక స్టాప్ ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచించండి లేదా ఊహించుకోండి లేదా మీ నోటి కుహరాన్ని ఊహించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వాయుప్రసరణ యంత్రాంగం ఏ స్థాయిలో ఆగిపోతుందో మరియు దాని వెనుక ఉన్న యంత్రాంగం ఏమిటో గుర్తించండి కాబట్టి ప బ అనునవి గాలి ప్రవాహం పెదవుల వద్ద క్లుప్తంగా ఆగిపోతుంది ఆపై ట డ వద్ద అది అల్వియోలార్ రిడ్జ్ స్థాయిలో ఆగిపోతుంది క మరియు గ అది వేలర్ లెవెల్ వైపు ఆగిపోతుంది కాబట్టి ఇవి ఉచ్చారణ స్థలంలో ఉన్నాయి pa ba ta da ka ga ఇవి ఉత్పత్తి అవడం వల్ల అదే పద్ధతిలో ఉత్పత్తి అవుతాయి అందుకే వీటిని స్టాప్స్ అంటాం ఇప్పుడు మనం రెండవ వర్గానికి వెళ్దాం రెండవ వర్గం ఆంగ్లంలో కూడా కొన్ని శబ్దాలు ఉన్నాయి ఈ ధ్వనులు వాయుప్రవాహాన్ని నిరోధించడాన్ని కలిగి ఉంటాయి మరియు ఆ తర్వాత చాలా ఇరుకైన ఓపెనింగ్ ద్వారా పుష్ ఉంటుంది స్టాప్ మరియు ఫ్రికేటివ్ విషయంలో ఏమి జరుగుతుందో గుర్తుంచుకోండి మరియు సరిపోల్చండి స్టాప్లో పూర్తి ఆగిపోవడం జరుగుతుంది తర్వాత అది ఎక్కడా ఎలాంటి అడ్డంకి లేకుండా విడుదల చేయబడుతుంది అయితే ఫ్రికేటివ్ల విషయంలో దాదాపుగా నిరోధించడం జరుగుతుంది అయితే ఇది స్టాప్ల వలె ఖచ్చితంగా నిరోధించబడిందని మీరు చెప్పలేరు నిజంగా కాదు దాదాపుగా నిరోధించడం జరుగుతుంది మరియు ఆ తర్వాత గాలి ఇరుకైన ఓపెనింగ్ ద్వారా నెట్టబడుతుంది కాబట్టి దాదాపుగా నిరోధించడం అప్పుడు ఇరుకైన ఓపెనింగ్ ఉంది కాబట్టి మనం తేలికపాటి ఫ్రిక్షన్ ను చూడగలము చాలా తేలికపాటి రకమైన ఫ్రిక్షన్ ఉత్పత్తి చేయబడుతుంది మరియు ఫలితంగా వచ్చే శబ్దాలు ఫ్రికేటివ్లుగా ఉంటాయి కాబట్టి మనకు ఆంగ్లంలో ఉన్న ఫ్రికేటివ్లు ఏమిటో చూద్దాం దీనికి ఈ భాషలో చాలా తక్కువ శబ్దాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఫ ఫ ఫూ ల నుండి ప్రారంభిస్తాము ఇపుడు మనకు వు ఉంటుంది ఆపై మనకు థ ది స జ ష ఝ మరియు హ ఉంటాయి ఇవన్నీ ఫ్రికేటివ్ సౌండ్లు అన్నమాట కాబట్టి ఎడమ నుండి కుడికి ఈ రేఖను చూడండి కాబట్టి ఈ లైన్ ఫ్రికేటివ్గా ఉంటుంది కాబట్టి నేను దానిని ఫ వు స ద జా ష ఝా మరియు హ మరియు అని పునరావృతం చేస్తున్నాను కాబట్టి ఇవి ఆంగ్లంలో ఉన్న ఫ్రికేటివ్లు సరేనా కాబట్టి దీనితో మనము ఆఫ్రికెట్ లకు వెళ్తాము పేరు సూచించినట్లుగా మీరు ఫ్రికేటివ్లను అఫ్రికేట్లతో పోల్చినట్లయితే ఒక రకమైన సారూప్యత ఉంటుంది కాబట్టి ఆ సారూప్యత ఏమిటి పదం fricateని తీసుకుంటే మనకు గుర్తుకు వచ్చే పదం ఫ్రిక్షన్ కాబట్టి మునుపటి అఫ్రికేట్లో కూడా తేలికపాటి ఫ్రిక్షన్ ఉంది ఇందులో కూడా తేలికపాటి ఫ్రిక్షన్ ఉంది కానీ ఇక్కడ వాయుప్రవాహం క్లుప్తంగా ఆగిపోతుంది ఆపై విడుదలకు ఆటంకం ఏర్పడుతుంది మరొకటి ఇరుకైన విడుదల కానీ ఇది కొద్దిగా అడ్డంకితో కూడిన విడుదల అన్నమాట కాబట్టి కానీ అక్కడ ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉంటుంది మనము చ ఛ అని చెప్పినప్పుడు వాటిని అఫ్రికేట్ అని పిలుస్తాము కాబట్టి విడుదలకు అడ్డంకులు కనిపిస్తున్నాయి ఆ అడ్డంకి చాలా విస్తృతమైనది కాదని మీరు చెప్పినప్పుడు ఇది ఇరుకైన ఓపెనింగ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది కానీ మీరు చ అని చెప్పినప్పుడు అక్కడ ఫ్రిక్షన్ ఉంటుంది మరియు ఫ్రిక్షన్ ఇక్కడ పొడవుగా ఉంటుంది కాబట్టి చా మరియు ఝా వంటివి అన్నమాట కాబట్టి ఈ రెండూ ఆంగ్లంలో అఫ్రికేట్లు కేవలం రెండు శబ్దాలు అప్పుడు మనము నాసికాలకు వెళ్తాము నాసికా శబ్దాలు మౌఖికంగా నాసికా కుహరం ద్వారా ఉత్పత్తి చేయబడతాయి నోటి కుహరం ద్వారా గాలి ప్రవాహం ఎక్కువగా విడుదల చేయబడదు దానికి నాసికా మార్గం ఉంది మరియు ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది నోటి కుహరం లోపల వెలమ్ పెరుగుతుంది కాబట్టి వెలమ్ పెరగడం వల్ల గాలి ప్రవాహం నాసికా కుహరంలోకి ప్రవేశించకుండా నిరోధించబడుతుంది కాబట్టి అప్పుడు ఏమి జరుగుతుంది వెలమ్ తగ్గించబడుతుంది తరువాత గాలి ముక్కు ద్వారా బయటకు వెళ్లడానికి అనుమతించబడుతుంది కాబట్టి మొదట వెలమ్ పైకి లేస్తుంది మరియు నాసికా కుహరంలోకి ప్రవేశించకుండా గాలిని అడ్డుకుంటుంది అయితే వెలమ్ తగ్గిన సందర్భంలో గాలి నాసికా కుహరం గుండా వెళుతుంది వెలమ్ను తగ్గించినప్పుడు మూడు శబ్దాలు మాత్రమే ఉంటాయి మిగిలిన శబ్దాలు వెలమ్ ను పెంచుతాయి కాబట్టి వెలమ్ పెరగడం వల్ల నోటి కుహరం ద్వారా నోటి కుహరం ద్వారా చాలా శబ్దాలు ఉత్పత్తి అవుతాయి ma na మరియు ng విషయంలో నిజానికి వెలమ్ను పెంచడానికి బదులుగా తగ్గించబడుతుంది మరియు దీని కారణంగా నాసికా కుహరం ద్వారా వాయుప్రవాహం వచ్చే అవకాశం లభిస్తుంది ఫలితంగా మనకు ma na మరియు ng అనే మూడు శబ్దాలు వస్తాయి కాబట్టి ఇవి నాసికా అని మరియు అవన్నీ మూడు శబ్దాలు అని పిలుస్తారు కాబట్టి మీ వీటిని పరీక్షించుకోండి అవన్నీ ఓకే శబ్దాలు ఇతర వర్గాలలో మనకు కనిపించే వాయిస్లెస్ శబ్దాలలా కాకుండా ఈ రకమైన ఉచ్చారణలో మాత్రమే ఈ వాయిస్డ్ శబ్దాలు ఉంటాయి కాబట్టి నాసికా యొక్క విశిష్టత లేదా ప్రత్యేక లక్షణం ను గుర్తుంచుకోవాలి ఈ సందర్భంలో నోటి కుహరం లోపల ఉండే వెలమ్ వాస్తవానికి తగ్గుతుంది మరియు దానిని తగ్గించడం వలన గాలి ప్రవాహం ముక్కు గుండా వెళుతుంది మరియు ఫలితంగా మనము రెండు వేర్వేరు శబ్దాలను పొందుతున్నాము క్షమించండి 3 వేర్వేరు శబ్దాలు mm nn మరియు ng సరేనా తరువాత ఉచ్చారణ యొక్క తదుపరి పద్ధతి పదాల వర్గం ద్రవాలకు చెందినది ఇక్కడ రెండు ద్రవ శబ్దాలు మాత్రమే ఉంటాయి మరియు అవి ప్రవహించే రకంగా లా మరియు రా ద్రవాలను ఉత్పత్తి చేయడం చాలా కష్టం కాదు కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది నాలుక యొక్క కొన పైకి లేపబడి తిరిగి వంకరగా ఉంటుంది అల్వియోలార్ రిడ్జ్ కుడివైపున కాబట్టి ఫంక్షన్ లేదా అది ఈ విధంగా ఉత్పత్తి అవుతుంది మీరు మీ నాలుక కొనను కలిగి ఉంటారు అది పైకి లేస్తుంది మరియు తర్వాత అది తిరిగి l ru లా వంకరగా ఉంటుంది కాబట్టి ఈ రెండు శబ్దాలలో నిజానికి వాటిని ద్రవాలు అని పిలుస్తారు ఎందుకంటే అది సులభంగా ఉంటుంది మరియు ఇవి లా లాగా పిల్లల భాషలో చాలా తరచుగా కనిపిస్తుంది కాబట్టి అది ఉచ్ఛారణ పద్ధతిలో రెండవ చివరి వర్గం అవుతుంది చివరగా మనకు గ్లైడ్లు ఉన్నాయి గ్లైడ్లు వాయిస్డ్ అయి ఉంటాయి మరియు అవి అచ్చు వంటి లక్షణం ను కూడా కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ అచ్చు వంటి లక్షణం ఎందుకు ఎందుకంటే అచ్చు శబ్దాలు సాధారణంగా వాయిస్డ్ అయి ఉంటాయి కాబట్టి వాయిస్డ్ అయిన లక్షణం కారణంగా అవి కొన్నిసార్లు అర్ధ అచ్చులుగా కూడా పరిగణించబడతాయి మరియు ఆంగ్లంలో అలాంటివి రెండు ఉన్నాయి ఒకటి వ ఇది బిలబియల్ శబ్దం మరియు తరువాత యా అనేది పాలిటల్ ధ్వని కాబట్టి వీటిని గ్లైడ్స్ అని కూడా పిలుస్తారు కాబట్టి ఇక్కడ ప్రక్రియ ఏమిటి మనము గ్లైడ్ను ఉత్పత్తి చేసే విధానం ఏమిటి కాబట్టి వాస్తవానికి గ్లైడింగ్ ఉంది దానితో అనుబంధించబడిన గ్లైడింగ్ శక్తి ఉంది నాలుక కదలికలో ఉన్నప్పుడు మరియు ఇది వాస్తవానికి అచ్చు స్థానంలో గ్లైడ్ అవుతుంది అందుకే మనం కొన్నిసార్లు దీనిని అర్ధ అచ్చులు అని పిలుస్తాము రెండు శబ్దాలు మాత్రమే ఉన్నాయి ఒకటి వ మరొకటి య సరేనా కాబట్టి అది ఉచ్చారణ స్థలం మరియు ఉచ్చారణ పద్ధతిపై స్వతంత్ర చర్చల గురించి తెలియజేస్తుంది ఇప్పుడు ఇంగ్లీషులోని ప్రతి హల్లుల ధ్వని మూడు వేర్వేరు విభాగాలను కలిగి ఉంటుందని నేను పేర్కొంటున్నాను ఇది రెండు ప్రసంగ అవయవాలను కలిగి ఉండే ఉచ్చారణ స్థలాన్ని కలిగి ఉంటుంది ఇది ఉచ్చారణ పద్ధతిని కలిగి ఉంటుంది ఇది ఎలా ఉత్పత్తి చేయబడుతుంది మరియు మూడవది అది వాయిస్డ్ లేదా వాయిస్లేస్ సౌండ్ అనునది గుర్తించాలి కాబట్టి మీరు ఇక్కడ ఇవ్వబడిన ఈ వర్గీకరణ పట్టికలో ఏదైనా హల్లును ఎంచుకోండి మరియు మనము మూడు విభాగాలు మరియు దానితో అనుబంధించబడిన మూడు కోణాలను సరిగ్గా కనుగొనవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొదటిదానికి వెళ్దాం మొదటిది ప కాబట్టి ప ధ్వని బిలబియల్ స్టాప్ మరియు వాయిస్లెస్ పట్టిక నుండి దానిని గుర్తించడానికి ప్రయత్నించండి కాబట్టి ప అనే సౌండ్ని చూస్తే ప సౌండ్ లో బిలాబియల్ స్టాప్ మరియు వాయిస్లెస్ ఓకే ఉంటుంది ఇవి మూడు కోణాలు అదేవిధంగా బ అనేది బిలబియల్ స్టాప్ కానీ సరిగ్గా వినిపిస్తుంది మ్ బిలాబియల్ నాసికల్ వాయిస్డ్ గా ఉంటుంది వ బిలాబియల్ గ్లైడ్ మరియు వాయిస్డ్ గా ఉంటుంది మీలో ప్రతి ఒక్కరు ఏదైనా హల్లును ఎంచుకుంటే మీరు మూడు వేర్వేరు పారామితులు లేదా మూడు విభిన్న అంశాలను కనుగొంటారు కాబట్టి మీరు ఫ సౌండ్ని తనిఖీ చేయండి ఇది లాబియోడెంటల్ ఫ్రికేటివ్ మరియు వాయిస్లెస్ సరేనా ఇప్పుడు మనం యాదృచ్ఛికంగా ఇక్కడ నుండి ఏదో ఎంపిక చేద్దాం చ చ అనేది పాలటల్ ధ్వని పాలటల్ ఫ్రికేటివ్ మరియు వాయిస్ లెస్ అయినది Ga ని తనిఖీ చేస్తే అది వేలార్ వాయిసేడ్ మరియు స్స్టాప్ కాబట్టి మనం ఆంగ్లంలో ప్రతి చిహ్నాన్ని గుర్తించడానికి అలా వెళ్లాలి కాబట్టి మీరు తదుపరిసారి నిఘంటువుని తనిఖీ చేసినప్పుడు మీరు పదం యొక్క అర్థాన్ని కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు మరియు మీరు నిఘంటువుని తనిఖీ చేసినప్పుడు దయచేసి మీరు అది ఏ ధ్వనిని సూచిస్తుందో గుర్తించడానికి ప్రయత్నించండి ఏ గుర్తు ఏ ధ్వనిని సూచిస్తుంది కాబట్టి ఉదాహరణకు ఈ శబ్దం దీనికి వెళుతోంది ఇది సరే అనిపిస్తుంది ఇది పాము యొక్క పొడవాటి తోకలా కనిపిస్తుంది కానీ ఇది వాస్తవానికి షా అప్పుడు మీకు ఝా ఉంది కాబట్టి నేను ఏమి చేస్తాను అంటే కాసేపట్లో ఈ ప్రతీ చిహ్నానికి సంబంధించిన పదాలను మీకు ఇస్తాను